ఈ ఉపన్యాసం లో మనం సబ్స్టిట్యూషన్ థియోరమ్ యొక్క మరొక రకాన్ని చూద్దాం ఇక్కడ మూలకాన్ని కరెంట్ సోర్స్ కి బదులుగా ఓల్టేజ్ సోర్స్తో భర్తీ చేస్తాము ఇప్పుడు ఒక సర్క్యూట్ తీసుకుంటాను దీనికి ఒక మూలకం E అనుసంధానం చేయబడింది దీని వద్ద ఓల్టేజ్ V మరియు దీని గుండా I కరెంటు ప్రవహిస్తుంది దీనిని ఇలా నిర్మిస్తాను మొదటగా రెండు ఓల్టేజ్ సోర్స్ లను వ్యతిరేక దిశలో సిరీస్ గా కలుపుతాను మీరు వీటి ధ్రువణతని గమనిస్తే దీనికి ఎడమవైపు పాజిటివ్ గుర్తు ఉంది మరియు దీనికి కుడివైపున పాజిటివ్ గుర్తు ఉంది ఈ రెండూ V ఓల్టేజ్ కలిగి ఉన్నాయి ఇప్పుడు ఇది ఒకే ఓల్టేజ్ సోర్స్ గా భావించవచ్చు దీని విలువ ఈ రెండూ సోర్స్ ల యొక్క విలువల మొత్తం ఇక్కడ ధ్రువణత పరిశీలిస్తే ఇక్కడ V ఉంది అలాగే ఈ సోర్స్ వల్ల V ఉంది వీటి మొత్తం 0V సోర్స్ అవుతుంది 0V ఓల్టేజ్ సోర్స్ అంటే దానిని షార్ట్ సర్క్యూట్ లేదా ఒక వైర్ గా భావించవచ్చు నేను ఏ వైర్ లో అయినా ఈ షార్ట్ సర్క్యూట్ను ఉంచగలను అలాగే ఇది సర్క్యూట్లో ఎటువంటి మార్పులు చేయడం లేదు కేవలం ఒక వైరు గా లేదా షార్ట్ సర్క్యూట్ గా తీసుకునే కన్నా దానిని సిరీస్ లో రెండు సమానమైన వ్యతిరేక విలువలు గల ఓల్టేజ్సోర్స్ గా తీసుకుంటాను ఇక్కడ వైర్ కి బదులుగా ఈ షార్ట్ సర్క్యూట్ను ఉపయోగిస్తాను ఇది ఈ రెండింటి మధ్య ఒక వైరు తో సమానం అని గుర్తించుకోండి కాబట్టి ఇక్కడ ఉన్న ఈ సర్క్యూట్ మొత్తం మనం ఇంతకు ముందు తీసుకున్న E అనే మూలకం ఓల్టేజ్ V మరియు కరెంట్ I ని కలిగి ఉన్న దానితో సమానం ఇప్పుడు ఇది V ఇది కూడా వేరొక ధ్రువణత కలిగిన V ఈ విధంగా ఇది V మరియు ఆ విధంగాదిశలో అది కూడా V ఇప్పుడు ఈ నోడ్ వద్ద మరియు ఆ నోడ్ వద్ద ఓల్టేజ్ని తీసుకుందాం ఇప్పుడు మనకు కావలసిన రిఫరెన్స్ తీసుకోవచ్చు కానీ కేవలం సరళత కోసం ఈ నోడ్ని రిఫరెన్స్ గా తీసుకుంటాను నేను దేనినైనా తీసుకొనవచ్చు అది పెద్ద విషయం కాదు ఈ రిఫరెన్స్ కు సంబంధించి ఈ నోడ్ వద్ద ఓల్టేజ్ఎరుపు రంగులో చూపిస్తున్నాను ఇక్కడ ఓల్టేజ్ V ఈ నోడ్ మరియు రిఫరెన్స్ నోడ్ ల మధ్య ఓల్టేజీ V ఇక్కడ నుండి అక్కడకు మీకు ఓల్టేజ్ V పెరుగుదల ఉంది అక్కడ నుండి అక్కడకు ఓల్టేజ్ V తగ్గుదల ఉంది కాబట్టి ఇక్కడ రెఫరెన్స్ నోడ్ తో పోల్చినప్పుడు ఇక్కడ ఓల్టేజ్ విలువ V ఓల్టేజ్ పెరుగుదల V ఓల్టేజ్ తగ్గుదల 0 అవుతుంది పింక్ రంగుతో గుర్తించబడిన ఈ రెండు నోడ్ మధ్య ఓల్టేజీ 0 మనం రిఫరెన్స్ ని సున్నా ఓల్టేజ్గా తీసుకుంటాం ఇది కూడా రిఫరెన్స్ లాగే సున్నా ఓల్టేజ్ కలిగి ఉంది దీని అర్థం నేను ఇంతకు ముందు చెప్పాను మరియు ఉపయోగించాను సర్క్యూట్లో సరిగ్గా ఒకే ఓల్టేజ్తో రెండు నోడ్లను కలిగి ఉంటే సర్క్యూట్లో మరేమీ మార్చకుండా నేను రెండింటినీ కలిపి అనుసంధానం చేయవచ్చు కాబట్టి ఈ రెండింటిని అనుసంధానం చేయవచ్చు ఇప్పుడు నేను ఈ కొత్త సర్క్యూట్ ను మళ్లీ గీస్తాను మిగిలిన సర్క్యూట్ అలానే ఉంది నేను మొదటి ఓల్టేజ్ సోర్స్ ఇలా గీస్తాను ఎందుకంటే నేను దీనిని షార్ట్ సర్క్యూట్ చేశాను నేను వీటిని 1 2 టెర్మినల్ గా గుర్తించాను నేను షార్ట్ సర్క్యూట్ చేసిన నోడ్ ని 2 వ నోడ్ తో కలిపాను ఇక్కడ 1 2 టెర్మినల్స్ ఉన్నాయి దీని తర్వాత ఇక్కడ V విలువ కలిగిన ఓల్టేజ్ సోర్స్ మరియు మూలకం E ఉన్నాయి దీని ద్వారా ప్రవహించే కరెంటు 0 అని ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే I కరెంటు మూలకం లో ఈ దిశలో ప్రవహిస్తుంది ఓల్టేజ్ సోర్స్ V లో ఈ దిశలో ప్రవహిస్తుంది ఇది కొత్తగా కనుగొన్న విషయం ఏమీ కాదు ఇంతకు ముందు ఇక్కడ ఉన్నదే ఇక్కడ కరెంట్ I ఈ దిశలో ప్రవహిస్తుంది మరలా తిరిగి సర్క్యూట్లో ఓల్టేజ్ సోర్స్ యొక్క నెగెటివ్ టెర్మినల్ కింద ఉండేటట్లు గీశాను మరియు ఈ మూలకాన్ని అలాగే ఉంచాను కాబట్టి కరెంటు ఈ దిశలో ప్రవహిస్తుంది దీన్ని పూర్తి చేస్తే I కరెంటు ఇలా ప్రవహిస్తుంది ఈ వైరు లో కరెంటు i 0 అవుతుంది ఎందుకంటే కరెంటు I ఇలాలూప్ లో ప్రవహిస్తుంది వైర్ లోకి ప్రవహించదు సాధారణంగా మనకు రెండు ఐసోలేటెడ్ సర్క్యూట్స్ ఉన్నప్పుడు అవి కేవలం ఒక్క వైర్ ద్వారా అనుసంధానం చేయబడినపుడు కిర్చాఫ్ లా ప్రకారం దానిలో ఉండే కరెంటు సున్నా అవుతుంది దాని గురించి మరోలా ఆలోచిస్తే ఈ గ్రీన్ లో ఉన్న సర్క్యూట్ కి కిర్చాఫ్ కరెంట్ లా ఉపయోగిస్తే ఈ సర్క్యూట్లోకి ఇతర వైర్లు వెళ్లడం లేదు మరియు మొత్తం కరెంట్ సున్నాగా ఉండాలి కాబట్టి ఈ సర్క్యూట్లోకి వెళ్లే ఓకే వైర్ ఇదే కాబట్టి దీనిలో కరెంట్ సున్నా అవుతుంది దీనిలో కరెంట్ సున్నా కాబట్టి నేను దానిని కట్ చేసి ఈ సర్క్యూట్ నుండి తీసివేయగలను అప్పుడు ఇది మిగులుతుంది గుర్తుంచుకోండి నేను మొదటగా ఇలా E మూలకం కలిగిన ఈ సర్క్యూట్ తో మొదలుపెట్టాము అది ఈ సర్క్యూట్ వలె ఉంది ఎందుకంటే ఓల్టేజ్ సోర్స్ యొక్క సిరీస్ కాంబినేషన్ని షార్ట్ సర్క్యూట్ గా భావిస్తాం అలాగే ఇది ఈ సర్క్యూట్ వలె ఉంది ఇది ఆ సర్క్యూట్ ని తిరిగి గీసిన రీడ్రాన్ వర్షన్ ఇది దాని మాదిరే ఉంది ఈ ఆలోచన సబ్స్టిట్యూషన్ సిద్ధాంతం యొక్క మరొక వైవిధ్యం నేను ఒక సర్క్యూట్ కలిగి ఉంటే మూలకం E లో V ఓల్టేజ్ ఉంది మూలకం E బదులుగా V విలువ కలిగిన ఓల్టేజ్ సోర్స్ తో భర్తీ చేయవచ్చు మీరు ఈ మార్పు చేస్తే సర్క్యూట్లో బ్రాంచ్ ఓల్టేజ్ లేదా కరెంట్ మారదు మరో మాటలో చెప్పాలంటే సర్క్యూట్ అస్సలు మారదు ఒక సర్క్యూట్లో ఒక మూలకం E వద్ద V ఓల్టేజ్ ఉంటే E మూలకం V విలువ కలిగిన ఓల్టేజ్ సోర్స్ ద్వారా భర్తీ చేయబడుతుంది వాస్తవానికి ఇది సర్క్యూట్లోని ఓల్టేజ్ లేదా కరెంట్ని మార్చదు కాబట్టి ఇది సబ్స్టిట్యూషన్ సిద్ధాంతం యొక్క మరొక రకం ఇక్కడ మీరు మూలకాన్ని కరెంట్ సోర్స్ కి బదులుగా ఓల్టేజ్ సోర్స్ తో భర్తీ చేస్తారు నేను మరొక దృష్టాంతాన్ని చూపుతాను నేను ఇంతకు ముందు తీసుకున్న అదే సర్క్యూట్ తీసుకుంటాను రెండు రెసిస్టర్ 1 k మరియు 4 kΩ 5V సోర్స్ కి అనుసంధానం చేయబడ్డాయి దానిలో 1 mA కరెంట్ ఇలా ప్రవహిస్తుంది ఇప్పుడు నేను దీని 4 kΩ బదులుగా ఓల్టేజ్ సోర్స్ ఉపయోగించాలి 4 kΩ రెసిస్టర్ లో ఓల్టేజ్ 4V ఇప్పుడు ఆ సర్క్యూట్ లో మూలకాలను అలాగే ఉంచి కేవలం 4 kΩ రెసిస్టర్ బదులు 4 V సోర్స్ అనుసంధానం చేస్తాను సర్క్యూట్లోని కరెంట్ మరియు ఓల్టేజ్లు మారాయని ఇప్పుడు పరిశీలిద్దాం ఈ రెసిస్టర్ లో ఓల్టేజ్ డ్రాప్ 1V ఎందుకంటే ఇది 5 4 1V దీనిలో ప్రవహించే కరెంట్ 1mA మునుపటిలాగే లూప్ లో 1mA కరెంట్ సవ్యదిశలో ప్రవహిస్తోంది ఇప్పుడు స్పష్టంగా దీనిలో ఓల్టేజ్ 4V మరియు ఇక్కడ 5V ఉన్నాయి ప్రతి మూలకాన్ని పోల్చి అలాగే ఈ ఓల్టేజ్ సోర్స్ ని రెసిస్టర్ తో పోల్చినప్పుడు మేము సర్క్యూట్లోని బ్రాంచ్ ఓల్టేజ్ మరియు కరెంట్ మారలేదని గమనించాం కరెంట్ సోర్స్తో ఉన్న ఇతర వేరియంట్ వలె ఇది సిద్ధాంతాలను రుజువు చేయడానికి ఉపయోగపడుతుంది కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మరియు సర్క్యూట్ సంశ్లేషణ చేస్తున్నప్పుడు ఓల్టేజ్ సోర్స్ ని ఒక రెసిస్టర్ తో కూడా భర్తీ చేయవచ్చు